హలో Intel SGX పై ఉపన్యాసం యొక్క రెండవ భాగానికి స్వాగతం ఇది NPTEL సిరీస్ లో కొంత భాగం సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ మునుపటి వీడియో లో మనము Intel SGX ను చూశాము ప్రాసెసర్ లో ఈ ప్రత్యేక లక్షణం తో సామర్థ్యం ఏమిటో చూశాము ప్రాసెసర్ వాస్తవానికి మెమరీని ఎలా నిర్వహించింది ఎన్క్లేవ్ల కోసం మెమరీ ప్రాంతాలను వాస్తవంగా ఎలా కేటాయించింది వాస్తవానికి ఎన్క్లేవ్లో విషయాలు ఎలా నిల్వ చేయబడ్డాయి మొదలైనవి చూశాము ఉపన్యాసం యొక్క ఈ భాగం లో మనము సాఫ్ట్వేర్ దృక్పథం తో Intel SGX గురించి మరింత పరిశీలిస్తాము అనువర్తనాలు Intel SGX లక్షణాన్ని ఎలా ఉపయోగిస్తాయో పరిశీలిస్తాము మరియు ఎన్క్లేవ్లను సృష్టిస్తాము మద్దతు ఇవ్వడానికి సూచనలు యొక్క ఈ లక్షణాలకు ఏమిటి కాబట్టి మనం మాట్లాడుతున్నది ఒక ప్రత్యేకమైన పేపర్ "ఇన్నోవేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సాఫ్ట్వేర్ మోడల్ ఫర్ ఐసోలేటెడ్ ఎగ్జిక్యూషన్" లో ఉంది ఇది HASP 2013 లో ప్రచురించబడింది అలాగే ఈ వీడియోలో ఉన్న కొన్ని గణాంకాలు వాస్తవానికి Intel నుండి అరువు తెచ్చుకున్నాము కాబట్టి SGX మద్దతు ఉన్న సిస్టమ్లో ఒక సాధారణ అప్లికేషన్ అభివృద్ధికి మనము అప్లికేషన్ ని రెండు భాగాలు గా విభజించాల్సిన అవసరం ఉంది ఒకటి మనము ఎన్క్లేవ్లో భాగం కావాలనుకునే విశ్వసనీయ భాగం మరియు అప్లికేషన్ యొక్క మిగిలిన భాగం ఉన్న అవిశ్వసనీయ భాగం కాబట్టి విశ్వసనీయ భాగం యొక్క aspects మొదలైనవి cryptography పాస్వర్డ్లు నిల్వ చేయబడిన ప్రాంతం encryption మరియు decryption చేయబడిన ప్రాంతం రహస్య keyలు నిల్వ చేయబడినవి మిగిలిన భాగం లో సాధారణ అనువర్తనం ప్రాప్యత లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లు ఇతర ఇంటర్ఫేస్ల వంటి వి కావచ్చు ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ట్రస్ట్జోన్ మాదిరిగా కాకుండా విశ్వసనీయ అనువర్తనం మరియు అవిశ్వసనీయ అనువర్తనం రెండూ ఒకే చిరునామా స్థలం లో ఉన్నాయని గమనించండి వాస్తవానికి విశ్వసనీయ భాగం ఆ నిర్దిష్ట అనువర్తనం లోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి మ్యాప్ చేయబడింది కాబట్టి సాధారణం గా ఇది అనువర్తనం యొక్క నమ్మదగని భాగం ఇది అనువర్తనాన్ని అమలు చేస్తున్నప్పుడు విశ్వసనీయ అనువర్తనానికి వెళ్లడానికి అవసరమైన కాల్ వచ్చేవరకు అమలు చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఎన్క్లేవ్కు పిలుపు కాబట్టి వాస్తవానికి అనువర్తనం లో SGX ను చేర్చడానికి అనువర్తనం లో మొదట ఎన్క్లేవ్ను సృష్టించాల్సి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ సాధారణం గా అవిశ్వసనీయ మోడ్ లో నడుస్తుంది మరియు అప్పుడప్పుడు అనువర్తనం విశ్వసనీయ ఫంక్షన్కు కాల్ ను ఎనక్లేవ్ చేయాలి అప్పుడు నాన్ ఎనక్లేవ్ మోడ్ నుండి ఎన్క్లేవ్ మోడ్ కి స్విచ్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు step 3 లో ఎన్క్లేవ్ ఫంక్షన్ భద్రతా సంబంధిత సున్నితమైన డేటా ను అమలు చేస్తుంది మరియు ప్రాసెస్ చేస్తుంది చివరకు మోడ్ ఎన్క్లేవ్ మోడ్ నుండి తిరిగి అవిశ్వసనీయ లేదా ఎన్క్లేవ్ మోడ్ కు మార్చబడుతుంది మరియు అప్లికేషన్ execution కొనసాగుతుంది కాబట్టి ఇందులో వివిధ steps కలిగి SGX ప్రారంభించబడిన అనువర్తనాలు అభివృద్ధి చేయబడి నప్పుడు మరియు అనువర్తనాలు ఎన్క్లేవ్లను కలిగి ఉంటాయి వాస్తవానికి ఈ రకమైన అప్లికేషన్ డెవలప్మెంట్కు మద్దతు ఇవ్వడానికి Intel కొన్ని సూచనలను కలిగి ఉంది కాబట్టి ఎన్క్లేవ్స్ invoke విశ్వసనీయ ఫంక్షన్లను సృష్టించడానికి Intel ప్రాసెసర్ల ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఈ సూచనలు జోడించబడ్డాయి కాబట్టి ఈ ప్రత్యేక విధులు ఏమిటో మనం మొదట పరిశీలిస్తాము కాబట్టి మొదట SGX కోసం ఈ ప్రత్యేక పొడిగింపులు 2 ఫారమ్ గా విభజించబడ్డాయి అవి ప్రివిలేజ్డ్ సూచనలు మరియు user level సూచన లు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన సూచనలను తప్పనిసరిగా సూపర్ user గా ఉపయోగించాలి ఇక్కడ మనకు పేజీ లను సృష్టించడానికి జోడించడానికి విస్తరించడానికి ఎన్క్లేవ్ను తొలగించడానికి మరియు ఎన్క్లేవ్ను సృష్టించడానికి సూచన లు ఉన్నాయి అలాగే పేజింగ్ యొక్క సంబంధిత అంశాలు పేజీని తొలగించడం లోడ్ చేయడం వంటివి అన్నీ ప్రత్యేకమైన సూచనలలో భాగంగా చేయబడతాయి మరోవైపు user level సూచనలు వాటిలో కేవలం 2 లేదా 3 మాత్రమే ఎన్క్లేవ్లోకి ప్రవేశించడానికి విడిచిపెట్టడానికి ఒక సూచన మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మూడవది అనువర్తనాన్నిఅంతరాయం లేదా మినహాయింపు సంభవించిన తర్వాత తిరిగి user మోడ్ లో రెస్యూమ్ ప్రారంభం వినియోగదారుకు అనుమతిస్తుంది కాబట్టి ఈ వివిధ సూచనల యొక్క overview చూద్దాం వాస్తవానికి మొదటిది ఎన్క్లేవ్ను సృష్టించడం ఇది ECREATE ఇన్స్ట్రక్షన్ మనం ఇక్కడ చూసేటప్పుడు క్రియేట్ చేయడం ఒక విశేషమైన సూచన కాబట్టి ఒక అప్లికేషన్ ఎన్క్లేవ్ను సృష్టించాలనుకున్నప్పుడు అది అవసరం సిస్టమ్ కాల్ లో ఎన్క్లేవ్ సృష్టిని ప్రారంభించే ECREATE సూచన ఉంటుంది కాబట్టి ECREATE ప్రారంభించినప్పుడు ప్రాసెసర్ PRM లో ఒక SECS నిర్మాణాన్ని సృష్టిస్తుంది ప్రాసెసర్ సంబంధిత మెమరీ మరియు ఈ SECS నిర్మాణం మనకు తెలిసినట్లుగా ఎన్క్లేవ్ గురించి global సమాచారాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు SGX యొక్క ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వర్చువల్ ప్రదేశం లో ఎన్క్లేవ్ ఎక్కడ ఉండాలో ఎంచుకోవచ్చు మరియు నిర్వహించవచ్చు ఉదాహరణకు ఆపరేటింగ్ సిస్టమ్ ఒక నిర్దిష్ట వర్చువల్ అడ్రస్ పేజీని ఎన్నుకో గలదు మరియు ఈ ప్రత్యేక పేజీ లో ఎన్క్లేవ్ సృష్టించవలసిన హార్డ్వేర్కు పేర్కొనవచ్చు మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే హార్డ్వేర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ కారణంగా ఇది పేజీని ఎంచుకోవడం లేదా ఎన్క్లేవ్ లో ఉన్న చిరునామా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ చేయగలదు దానిలోని విషయాలను నిర్దిష్ట పేజీ లో read లేదా write సాధ్యం కాదు కానీ ఆ పేజీని నిర్వహిస్తుంది అలాగే పేజీని సృష్టించేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ 32 bit లేదా 64 bits అయినా ఆపరేటింగ్ మోడ్ వంటి ఇతర అంశాలను పేర్కొనవలసి ఉంటుంది దీనికి ప్రాసెసర్ లక్షణాలను పేర్కొనాలి మరియు డీబగ్ అనుమతించబడే చోట లేదా నిర్దిష్ట ఎన్క్లేవ్లో ఉండకూడదు కాబట్టి సృష్టి పూర్తయిన తర్వాత తదుపరి step EADD సూచన కాబట్టి EADD కూడా ఒక ప్రత్యేకమైన సూచన మరియు అందువల్ల ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మాత్రమే చేయవచ్చు కాబట్టి EADD ప్రారంభించినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్క్లేవ్ కోడ్ లేదా డేటా ఉపయోగించబడే ఒక నిర్దిష్ట ECS పేజీని ఎన్నుకోగలదు కాబట్టి సాధారణంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ప్రత్యేక పేజీని నిర్వహించగలదు కాని వాస్తవానికి ఆ పేజీలోని విషయాలను read లేదా write చేయలేకపోతోంది కాబట్టి EADD మొదట 2 పనులు చేస్తుంది ఇది మునుపటి ఉపన్యాసంలో మనం చూసినట్లుగా EPCM ని ప్రారంభిస్తుంది ప్రతి ECS పేజీకి సంబంధిత EPCM ఎంట్రీ ఉంది ఇది ECS పేజీ లో మ్యాప్ తప్పనిసరిగా ప్రత్యేక ECS పేజీకి previleges మరియు యాక్సెస్ నియంత్రణను కలిగి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు మనం చూసినట్లుగా ఇది read write execute అనుమతులను కలిగి ఉండి ఆ నిర్దిష్ట పేజీ ని linear చిరునామా తో యాక్సెస్ చేస్తుంది మరియు ఇది TCS లేదా REG లేదా పేజీ వంటి రకానికి సంబంధించిన కొంత సమాచారాన్ని కలిగి ఉంటుంది ప్రాసెసర్లో అమలు చేయబడిన EADD పూర్తయింది ఆపై SECS లో నిల్వ చేయబడిన crypto logలో EPCM సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది కాబట్టి ప్రారంభంలో చేసిన ECREATE సూచనల సమయంలో SECS సృష్టించబడిందని మరియు ECS కి EADD సమయంలో ECS లో కొన్ని లాగ్లు జోడించబడతాయి అప్పుడు ECS నిండి ఉంటుంది మరియు ఇది 4 kilo bytes డేటా హార్డ్ డిస్క్ నుండి ఇది బైనరీ అనువర్తనాలనుండి ECS పేజీకి DRAM కు ఇది కాపీ చేయబడినది కాబట్టి ఈ డేటా అంతా గుప్తీకరించబడిందని గమనించండి ఎందుకంటే ఈ డేటా హార్డ్డిస్క్ లో ఉంది అలాగే DRAM ప్రాసెసర్ వెలుపల ఉంది మరియు ఏదైనా మనం ముందు చూసినట్లుగా ఇది ప్రాసెసర్ వెలుపల ఉన్న ఏదైనా ఎన్క్లేవ్ డేటా లేదా కోడ్ ఎల్లప్పుడూ గుప్తీకరించిన స్థితిలో ఉంటుంది ఇది గోప్యతను నిర్ధారిస్తుంది మరియు సమగ్రతను నిర్మించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎన్క్లేవ్లో ఉన్న అన్ని పేజీలు EADD సూచనలను ఉపయోగిస్తున్న తరువాత జతచేయబడిన తరువాత ఉదాహరణకు 20 వేర్వేరు పేజీలు ఉంటే అప్పుడు EADD 20 వేర్వేరు సార్లు ఒక వ్యవస్థకు అవసరమవుతుంది EEXTEND కి కాల్ చేస్తుంది కాబట్టి EEXTEND తప్పనిసరిగా EPC పేజీలో 256 byte ప్రాంతాన్ని కొలుస్తుంది కాబట్టి ఈ ప్రాంతం డెవలపర్ చేత కొలతపేర్కొనబడింది వాస్తవానికి 64 bit చిరునామాను కలిగి ఉంటుంది మరియు SECS లో ఉన్న 256 byte సమాచారాన్ని కలిగి ఉంటుంది మనము వాస్తవానికి ఒకేసారి 256 bytes ను కొలుస్తున్నాము మొత్తం పేజీని కొలవడానికి మనకు 16 EEXTEND యొక్క invocations అవసరం కాబట్టి ఎన్క్లేవ్ నిర్మాణం వాస్తవానికి ఎన్క్లేవ్ యజమానితో సరిపోలడం వలన మనము వాస్తవానికి కొంత స్థాయి సమగ్రతను పొందుతాము ఎందుకంటే అప్లికేషన్ డెవలపర్ చేత ఎన్క్లేవ్ సృష్టించబడినప్పుడు అప్లికేషన్ డెవలపర్ వాస్తవానికి వివిధ EPC పేజీలలో ఏ ప్రాంతాలను కొలవాలి అనేది పేర్కొనవచ్చు అలాగే అతను నిర్దిష్ట EPC పేజీల కోసం ఒక నిర్దిష్ట సంతకాన్ని కూడా పేర్కొనవచ్చు అందువల్ల EEXTEND సూచనల ద్వారా ఒక నిర్దిష్ట విషయం ఏమిటంటే ఈ వివిధ EPC పేజీల సృష్టి సరిగ్గా సమానంగా ఉంటుంది లేదా అప్లికేషన్ డెవలపర్ ఉద్దేశించిన దాని యొక్క అదే సంతకాన్ని కలిగి ఉంటుంది కాబట్టి EEXTEND తరువాత తదుపరి బోధన EINIT కాబట్టి EINIT మళ్ళీ ఒక ప్రత్యేక సూచన అందువల్ల ఆపరేటింగ్ సిస్టమ్ చేత చేయబడాలి కాబట్టి అన్ని పేజీలను జోడించిన తర్వాత ఇది ప్రారంభించబడుతుంది మరియు తప్పనిసరిగా యజమాని సంతకంతో ఈ సంతకం సరిపోలుతుందని ధృవీకరించవచ్చు కాబట్టి EINIT విజయవంతమైతే అది ఎన్క్లేవ్ను నమోదు చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి EINIT తరువాత ఇక్కడ ముగిసిన మొదటి దశ కాబట్టి ఇక్కడ మనం చూసిన మొదటి దశ ECREATE EADD EEXTEND మరియు EINIT లను రూపొందిస్తుంది కాబట్టి ఈ 4 దశలు అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ను అప్లికేషన్ సిస్టమ్ కాల్స్ ద్వారా మరియు తరువాత అప్లికేషన్ సిస్టమ్ను అభ్యర్థించడం ద్వారా పూర్తి చేయబడతాయి కాబట్టి ఈ 4 దశలు పూర్తయిన తర్వాత ఎన్క్లేవ్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది ఆపై అప్లికేషన్ వాస్తవానికి ఎన్క్లేవ్లోకి ప్రవేశించడానికి మరియు వదిలివేయడానికి వివిధ సూచనలు EENTER మరియు EEXIT ని ఉపయోగించవచ్చు కాబట్టి మనము EENTER గురించి మరింత వివరంగా చూస్తాము ఇక్కడ విశ్వసనీయ ఫంక్షన్ ఎన్క్లేవ్లో ఉన్న విశ్వసనీయ ఫంక్షన్ను ప్రారంభించగలదు అనువర్తనం యొక్క అవిశ్వసనీయ భాగం EENTER ని పేర్కొనవలసిన కొన్ని విషయాలను ఆహ్వానించినప్పుడు EENTER బోధన ఎన్క్లేవ్లోని స్థానాన్ని బదిలీ చేయవలసిన ప్రదేశాన్ని తెలుసుకోవాలి asynchronous exit పాయింటర్ అని పిలువబడేదాన్ని కూడా నిర్వచించాలి దీని గురించి మనము తర్వాత చూస్తాము కాబట్టి asynchronous exit పాయింటర్ గురించి మనము మరింత వివరంగా పరిశీలిస్తాము మరియు ముఖ్యంగా ఇది ఎన్క్లేవ్ మోడ్లో interrupt నిర్వహణకు సంబంధించినది కాబట్టి ప్రాసెసర్ చేత EENTER సూచనను అమలు చేసినప్పుడు ప్రాసెసర్ ఈ ప్రత్యేకమైన ఎన్క్లేవ్ ఉపయోగించబడదని పేర్కొంటూ చాలా బిజీగా ఎన్క్లేవ్లో TCS బిట్ TCS ని సెట్ చేస్తుంది ఇది మోడ్ను నాన్ ఎనక్లేవ్ మోడ్ నుండి ఎన్క్లేవ్ మోడ్కు మారుస్తుంది అప్పుడు అది స్టాక్ పాయింటర్ బేస్ పాయింటర్ మరియు ఇతర స్థితిని ఆదా చేస్తుంది మరియు ఇది AEP కూడా సేవ్ చేస్తుంది కాబట్టి ఈ states సేవింగ్ స్టాక్ మరియు బేస్ పాయింటర్లో కాంటెక్స్ట్ వంటి వాటిని సేవ్ చేస్తాయి తద్వారా ఎన్క్లేవ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత సాధారణ ఆపరేషన్ మోడ్ లో కొనసాగవచ్చు చివరకు ఎన్క్లేవ్ వెలుపల నుండి ఎన్క్లేవ్ లోపలికి బదిలీ ఉంది మరియు అనుమతి చెక్ చేయబడితే అన్ని హార్డ్వేర్ ఎన్క్లేవ్ ఫంక్షన్ను అమలు చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి ఈ దశలన్నీ EENTER ఇన్స్ట్రక్షన్ సమయంలో జరుగుతాయి మరియు మీరు చూసినట్లుగా EENTER ఒక user మోడ్ ఇన్స్ట్రక్షన్ మరియు అందువల్ల ఒక అప్లికేషన్ ఒక encryption చేయాలనుకుంటే ఎన్క్లేవ్ మోడ్ లో encryption ప్రేరేపించడానికి EENTER ను ప్రేరేపిస్తుంది ఇప్పుడు ఎన్క్లేవ్ మోడ్లో ఎన్క్రిప్షన్ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఎన్క్లేవ్ మోడ్ నుండి నాన్ ఎనక్లేవ్ లేదా సాధారణ ఆపరేషన్ మోడ్కు తిరిగి రావచ్చు EEXIT సిస్టమ్ కాల్ ఉపయోగించి ప్రాసెసర్ తప్పనిసరిగా ఈ సూచనలో ఎన్క్లేవ్ మోడ్ ఫ్లాగ్ క్లియర్ చేయబడిందని నిర్ధారించుకోండి ఇది సాధారణ మోడ్కు తిరిగి వెళుతున్నట్లు సూచిస్తుంది మరియు ఇది TCSను ఉచితంగా గుర్తించే వివిధ TLB ఎంట్రీలను ఫ్లష్ చేస్తుంది మరియు ఇది ఎన్క్లేవ్ లోపల నుండి బయటికి బదిలీ చేస్తుంది ఇప్పుడు సాధారణంగా ఊహించి నది ఏమిటంటే EENTER ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడల్లా ఎన్క్లేవ్ నుండి నిష్క్రమించడానికి ఏకైక మార్గం ఈ ఎన్క్లేవ్ ఇన్స్ట్రక్షన్ అయితే ఈ ప్రత్యేక కేసుకు మినహాయింపులు ఉన్నాయి ఎన్క్లేవ్ మోడ్లో ఉన్నప్పుడు అంతరాయం ఏర్పడినప్పుడు మినహాయింపు సంభవిస్తుంది కాబట్టి ఉదాహరణకు ఎన్క్లేవ్ మోడ్ విశ్వసనీయ ఫంక్షన్ ఒక ఎన్క్రిప్షన్ ఎగ్జిక్యూట్ అవుతోందని చెప్పుకుందాం మరియు ఈ నిర్దిష్ట వ్యవధిలో అంతరాయం ఏర్పడుతుంది ఈ సమయంలో ప్రాసెసర్లు interrrupt కి సేవ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఈ విషయాలు కొంచెం కంప్లికేట్ గా మారతాయి ఎందుకంటే interrupts అనేవి asynchronous events మరియు అందువల్ల ప్రాసెసర్ ఎన్క్లేవ్ యొక్క భద్రత విషయంలో రాజీ పడకుండా ఈ అంతరాయానికి సేవ చేయవలసి ఉంటుంది కాబట్టి దీన్ని చేయడానికి AEX లేదా asynchronous exit అని పిలువబడే ఒక ప్రత్యేక టెక్నిక్ ఉంది దీనికి SGX మద్దతు ఉంది మరియు ఈ లక్షణం వాస్తవానికి ఎన్క్లేవ్ మోడ్లో ఉన్నప్పుడు అంతరాయాలను నిర్వహించడానికి అనుమతిస్తుంది ఈ asynchronous exit లో చాలా క్లిష్టమైనది AEP అని పిలుస్తారు ఇది Asyncronous Exit పాయింటర్ను సూచిస్తుంది కాబట్టి Asyncronous Exit పాయింటర్ వాస్తవానికి EENTER సూచనల సమయంలో ఏర్పాటు చేయబడిందని గమనించండి కాబట్టి ఇక్కడ చేయబడినది ఏమిటంటే ఎన్క్లేవ్ వెలుపల కొంత మెమరీ స్థానం వాస్తవానికి పేర్కొనబడింది మరియు ఎప్పుడైనా అది interrupt నుండి తిరిగి వచ్చినప్పుడల్లా ఫంక్షన్ను సూచించి మరియు అది ఎన్ఫోర్స్ చేస్తుంది మునుపటి కాంటెక్స్ట్ ని మరియు ప్రోగ్రాం ని ఇంటెర్రుప్ట్ సంభవించటానికి ముందే మరియి ఎగ్జిక్యూషన్ ని అలానే కంటిన్యూ చేస్తుంది కాబట్టి అంతరాయం యొక్క అమలును పూర్తి చేసినప్పుడు ఇది IRET సూచనల ద్వారా జరుగుతుంది మరియు IRET సూచనలు తప్పనిసరిగా మునుపటి సందర్భాన్ని మరియు అంతరాయానికి ముందు అమలు చేస్తున్న ప్రోగ్రామ్ను అమలు చేస్తాయి ఇక్కడ SGX తో విషయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి ఈ AEP సూచించిన ఫంక్షన్ అమలు చేయబడిన ఎన్క్లేవ్కు నేరుగా తిరిగి వెళ్ళే బదులు IRET ఇన్స్ట్రక్షన్ అమలు చేస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ ERESUME ఇన్స్ట్రక్షన్ అని పిలువబడే దాన్ని ప్రారంభిస్తుంది మరియు ERESUME ఇన్స్ట్రక్షన్ అప్పుడు ప్రాసెసర్ను నాన్ ఎనక్లేవ్ స్థలం నుండి ఎన్క్లేవ్ ప్రదేశానికి తరలించమని బలవంతం చేస్తుంది కాబట్టి ERESUME సూచన తప్పనిసరిగా అన్ని రిజిస్టర్లను పునరుద్ధరిస్తుంది Intel SGX చేత మద్దతు ఇవ్వబడిన మరొక ముఖ్యమైన అంశం అటెస్టేషన్ అని పిలువబడుతుంది ఇక్కడ ఈ వ్యవస్థ వాస్తవానికి నెట్వర్క్ లేదా మరొక సర్వర్ ద్వారా వేరొకరికి నిరూపించగలదు ఇది ఒక నిర్దిష్ట SGX కలిగి ఉంది కాబట్టి ఎన్క్లేవ్ కోసం లెక్కించగలిగే సంతకం కారణంగా ఇది సాధ్యమవుతుంది మరియు ఎన్క్లేవ్లోని మొత్తం సమాచారం వాస్తవానికి గుప్తీకరించబడింది కాబట్టి 2 అటెస్టేషన్ పద్ధతులు ఉన్నాయి వీటిని ఇంటర్ మెషిన్ మరియు ఇంట్రా మెషిన్ అని పిలుస్తారు కాబట్టి ఒక వ్యవస్థలో బహుళ అనువర్తనాలు నడుస్తున్న దృష్టాంతంలో ఇంట్రా మెషిన్ అటెస్టేషన్ మరియు ఒక నిర్దిష్ట ఎన్క్లేవ్ ఉన్న ఒక అప్లికేషన్ అదే సిస్టమ్లోని మరొక అనువర్తనానికి ఈ ప్రత్యేకమైన ఎన్క్లేవ్ ఉందని నిరూపించగలదు కాబట్టి ఇది సంతకాలు మరియు రెండవ విషయం ఇంటర్ మెషిన్ అటెస్టేషన్ ద్వారా జరుగుతుంది అయితే అనువర్తనం ఇంటర్నెట్లో మూడవ పార్టీకి నిర్దిష్ట ఎన్క్లేవ్ ఉందని నిరూపించడానికి మేము ముందే ప్రస్తావించాము ఇది Intel కవిని చూసే మీ ప్రోత్సాహం అనేక అనువర్తనాలను కలిగి ఉంది ఇది గడిచిన సమయ సాంకేతికతకు రుజువు ఈ టెక్నిక్ నుండి నిష్క్రమించింది బ్లాక్ చైన్ ఇక్కడ అటెస్టేషన్ యొక్క ఈ లక్షణం ఉపయోగపడుతుంది మరియు యంత్రాల వ్యవస్థలు వాస్తవానికి కొన్ని ఇతర వ్యవస్థలకు రుజువు చేయగలవు నెట్వర్క్ అది ఒక నిర్దిష్ట ఎన్క్లేవ్ను కలిగి ఉంది మరియు కొన్ని నిర్దిష్ట పనిని చేసింది కాబట్టి MR ఎన్క్లేవ్ అని పిలువబడే రిజిస్టర్ కారణంగా ఈ ధృవీకరణ సాధ్యమవుతుంది కాబట్టి ఈ MR ఎన్క్లేవ్ తప్పనిసరిగా అంతర్గత log యొక్క SHA 256 హాష్ను ఉపయోగిస్తుంది ఇది ఎన్క్లేవ్ చేసిన కార్యాచరణను కొలుస్తుంది కాబట్టి లాగ్లో ఎన్క్లేవ్ లో కోడ్ డేటా స్టాక్ మరియు కుప్ప యొక్క సంతకాలు ఉన్నాయి ఇది ఎన్క్లేవ్ సెక్యూరిటీ ఫ్లాగ్ లోని పేజీల యొక్క relative స్థానాలను కలిగి ఉంది కాబట్టి అటెస్టేషన్ ప్రక్రియ ఈ ప్రత్యేక ప్రక్రియ గురించి చాలా వివరంగా చెప్పదు కాని ఈ కాగితపు శీర్షిక "ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఫర్ సిపియు బేస్డ్ అటెస్టేషన్ అండ్ సీలింగ్" ను చూడవచ్చు మరియు ఇది HASP 2015 లో ప్రచురించబడింది ధన్యవాదాలు Innovative Instructions and Software Model for Isolated Execution HASP 2013 2 Innovative Technologies for CPU based Attestation and Sealing HASP 2015 3